చివరి తరగతిలో మనం 3 ఫేజ్ ఇండక్షన్ మోటారులో ప్రారంభించాము మరియు నేను సాధారణంగా 3 ఫేజ్ యంత్రాల గురించి క్లుప్తంగా మాట్లాడుతున్నాను మరియు మనము స్టేటర్ మరియు రోటర్ యొక్క నిర్మాణంతో ప్రారంభించాము కాబట్టి బయటి భాగము అయిన స్టేటర్లో ప్రాథమికంగా 3 ఫేజ్ వైండింగ్ ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా లోపలి అంచున ఉన్న స్లాట్లతో స్టేటర్ను కొంతవరకు కలిగి ఉండబోతున్నాము కాబట్టి స్లాట్లు ఎలా ఉండబోతున్నాయి నేను ఈ విధంగా స్లాట్ను కొంతవరకు చూపిస్తున్నాను మరియు మనము ఈ విధంగా స్లాట్లో వైండింగ్లు చేయబోతున్నాం కాబట్టి మనం ఈ విధంగా స్లాట్ లోపల వైండింగ్లను కలిగి ఉంటాము ఇది వాస్తవానికి 3 ఫేజ్ వైండింగ్ అవుతుంది కాబట్టి నేను ప్రత్యేకంగా R Y B ను కలిగి ఉంటాను లేదా A B C ఫేజ్ స్వతంత్రంగా చుట్టబడి ఉంటాయి ఒక ఫేజ్ సౌలభ్యం ఎలా ఉంటుందంటే A ఫేజ్ సౌలభ్యం ఇక్కడ ఎక్కడో ఉంటే B ఫేజ్ సౌలభ్యం ఉండే విధంగా యాక్సెస్ ఉంటుంది ఇక్కడ ఎక్కడో ఉంటుంది మరియు C ఫేజ్ యాక్సెస్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది వాటిలో 3 కూడా ఒకదానికొకటి 120 డిగ్రీలు మార్చబడ్డాయి అవి అలా ఉండేలా చుట్టబడి ఉంటాయి కాబట్టి ఇది ప్రేరణ మరియు సమకాలిక యంత్రాలు రెండింటికీ స్టేటర్ వైండింగ్ యొక్క నిర్మాణం కాబట్టి రెండూ స్టేటర్ వైండింగ్ నిర్మాణం మరియు స్టేటర్ వరకు చాలా సారూప్య నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కోర్ ఫెర్రో మాగ్నెటిక్ పదార్థంతో రూపొందించబడింది మరియు నేను వాటిని ప్రాథమికంగా లామినేట్ చేయబోతున్నాను ఇది లామినేట్ చేయకపోతే నేను ఎడ్డీ కరెంట్ నష్టాలను భారీగా కలిగి ఉంటాను ఎడ్డీ కరెంట్ నష్టాలను తగ్గించడానికి ఇది అనేక లామినేషన్లతో తయారవుతుంది రెసిన్ల సహాయంతో కలిసి పేర్చబడి ఉంటాయి అవి ఒకదానికొకటి ఇన్సులేట్ చేయబడతాయి ట్రాన్స్ఫార్మర్ విషయంలో మనం చేసినట్లే వార్నిష్ అదే విషయం మంచిది రోటర్ విషయానికొస్తే రెండు రకాల రోటర్లు ఉన్నాయని మేము చెప్పాము మరియు చివరి తరగతిలో స్క్విరెల్ కేజ్ రోటర్ గురించి మేము ప్రధానంగా మాట్లాడాము స్క్విరెల్ కేజ్ రోటర్ కూడా రోటర్ స్లాట్ రోటర్ లోపల కండక్టర్ను పొందుపరుస్తుంది స్లాట్ రోటర్ యొక్క బయటి అంచున ఉంటుంది రోటర్ అంతర్గత భాగము కాబట్టి నేను రోటర్ ని ఇక్కడ కలిగి ఉంటాను ఇది రోటర్ కాబట్టి నేను రోటర్ లోపల కూర్చుని ఉందని చెబితే నేను రోటర్ తప్పనిసరిగా బయటి అంచున స్లాట్లను కలిగి ఉండబోతున్నాను ఇది ఇలాగే ఉంటుంది మరియు మొత్తం విషయం ఇలాగే పూర్తవుతుంది కాబట్టి బయటి అంచున నాకు దంతాలు ఉంటాయి మరియు రెండు దంతాల మధ్య స్లాట్ ఉంటుంది ప్రాథమికంగా మరియు నేను ఇది కూడా లామినేటెడ్ కలిగి ఉంటుంది ఇది లామినేటెడ్ కోర్ అవుతుంది ఎందుకంటే ఇది ప్రకృతిలో ప్రత్యామ్నాయంగా ఉండే ప్రేరిత ప్రవాహాలను కూడా కలిగి ఉంటుంది కాబట్టి స్పష్టంగా నేను లామినేషన్ లేకుండా వాటిని కలిగి ఉండలేను కాబట్టి ఇది కూడా లామినేటెడ్ కోర్ ఈ కారణంగా నేను ఈ ప్రతి స్లాట్లో కండక్టర్లను కలిగి ఉండవచ్చు ఈ స్లాట్లలో ఇది స్క్విరెల్ కేజ్ రోటర్ అయితే స్క్విరెల్ కేజ్ రోటర్ ఈ సందర్భంలో కండక్టర్లు మందంగా ఉంటాయి కాబట్టి వాటిని రోటర్ బార్లు అంటారు వాటిని ప్రకృతిలో సన్నగా ఉండే రోటర్ కండక్టర్ అని పిలవడానికి బదులు ఇవి నిజంగా మందంగా ఉండే రోటర్ బార్లు కాబట్టి వాటిని రాగి లేదా అల్యూమినియంతో తయారు చేయవచ్చు కాబట్టి ఇది రాగి లేదా అల్యూమినియం కావచ్చు కాబట్టి ఇది తక్కువ కిలో వాట్ మోటారు అయితే అది అల్యూమినియం కావచ్చు ఎందుకంటే మనం సామర్థ్యం గురించి పెద్దగా పట్టించుకోము రాగితో పోల్చితే నష్టాలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు ఇది చాలా ఎక్కువ సామర్థ్యం గల మోటారు అయితే కరెంట్ మోసుకెళ్ళేది కూడా పెద్దదిగా ఉంటుంది కాబట్టి నష్టాలు చాలా ఎక్కువగా లేవని నేను నిర్ధారించుకోవాలి మరియు నాకు చాలా తక్కువ సామర్థ్యం ఉండకూడదు సాధారణంగా పెద్ద సామర్థ్యం గల మోటార్లు మెరుగైన పనితీరుతో రూపకల్పనలో ఉంటాయి ఎందుకంటే ప్రతి సామర్థ్యం శాతం శక్తి లేదా పవర్ శక్తి పరంగా ముఖ్యమైనది వినియోగించబడుతుంది అందువల్ల సాధారణంగా అధిక సామర్థ్యం గల యంత్రాలు డిజైన్ పరంగా ఎక్కువ శ్రద్ధ వహిస్తాయి కాబట్టి సాధారణంగా అధిక సామర్థ్యం గల మోటారులకు ఇది రాగి కావచ్చు అయితే తక్కువ సామర్థ్యం మోటార్లు అది అల్యూమినియం కావచ్చు కాబట్టి ఇది పదుల కిలో వాట్స్ అయితే మనం ఇంకా తక్కువ సామర్థ్యం అని పిలుస్తాము మీరు వందల కిలో వాట్ల గురించి మాట్లాడుతుంటే మేము దానిని అధిక సామర్థ్యం అని పిలుస్తాము మనము పాక్షిక కిలో వాట్ గురించి మాట్లాడటం లేదు పాక్షిక కిలో వాట్ల కోసం 3 ఫేజ్ యంత్రాలు ఉపయోగించబడవు చాలా సార్లు పాక్షిక కిలో వాట్ల సామర్థ్యం కోసం మనము సింగిల్ ఫేజ్ యంత్రాలను ఉపయోగిస్తాము కాబట్టి ఈ సందర్భంలో మనం ఏమి చేయబోతున్నాం రెండు ఎండ్ రింగులు ఉంటాయి నేను కోర్ గురించి మరచిపోతే నేను తప్పనిసరిగా రోటర్ బార్లను స్లాట్లో ఉంచబోతున్నాను మరియు చివర్లలో అవి తప్పనిసరిగా ఎండ్ రింగులు అని పిలువబడే వాటి సహాయంతో షార్ట్ సర్క్యూట్ చేయబడతాయి కాబట్టి ఇది ముగింపు రింగ్ ఎండ్ రింగ్ కూడా అల్యూమినియం లేదా రాగితో తయారవుతుంది కాబట్టి అవి తప్పనిసరిగా షార్ట్ సర్క్యూట్ చేయబడతాయి నేను రోటర్ యొక్క నిర్మాణంలో అస్సలు జోక్యం చేసుకోలేను నేను రెసిస్టెన్స్ ను మార్చలేను నేను రోటర్ యొక్క పారామితులలో దేనినీ మార్చలేను ఇది ఇప్పటికే రాతితో సెట్ చేయబడింది నేను డిజైన్ చేసినప్పుడు నేను రాగి పదార్థం లేదా అల్యూమినియం పదార్థం యొక్క నిర్దిష్ట రెసిస్టివిటీతో దీన్ని రూపొందించాను నేను దానిని మార్చలేను కాబట్టి ఇది తప్పనిసరిగా పంజరం లా కనిపిస్తుంది మరియు అది రావడానికి కారణం అదే పేరు కేజ్ రోటర్ మరియు ఇది ఉడుతలపై ఉన్న పంక్తుల వలె ఉంటుంది కాబట్టి కనుక దీనిని సాధారణంగా స్క్విరెల్ కేజ్ రోటర్ అంటారు విద్యార్థి రెసిస్టెన్స్ ప్రతిఘటన మరియు కరెంట్ విద్యుత్తు మోసే సామర్థ్యం పరంగా రాగి మరియు అల్యూమినియం కండక్టర్ల మధ్య తేడా ఏమిటి ప్రొఫెసర్ మీరు రెండింటి రెసిస్టివిటీని పోల్చి చూస్తే అల్యూమినియం ప్రాథమికంగా అధిక రెసిస్టివిటీని కలిగి ఉంటుంది పదార్థాల రాగి మెరుగైన కరెంట్ సాంద్రతను కలిగి ఉంటుంది అధిక విద్యుత్తు సాంద్రత అది తట్టుకోగలదు అల్యూమినియం తక్కువ విద్యుత్తు సాంద్రతను మాత్రమే తట్టుకోగలదు మరియు అదేవిధంగా అల్యూమినియంతో పోలిస్తే రాగి యొక్క రెసిస్టివిటీ చిన్నది కాబట్టి నాకు చాలా ఎక్కువ సామర్థ్యం గల మోటారు కావాలంటే చిన్న క్రాస్ సెక్షన్ ప్రాంతంతో కూడా పెద్ద విద్యుత్తును మోయగలదని నేను వెతుకుతున్నాను ఇది రాగి ఇంకా తక్కువ నష్టాలు ఉంటాయి కనుక ఇది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఎండ్ రింగ్ కానుంది ఈ రెండు విషయాలను ఎండ్ రింగులు అంటారు మరియు ఇవి రోటర్ బార్స్ ఇవి రోటర్ బార్స్ కాబట్టి ఇది స్క్విరెల్ కేజ్ రోటర్ యొక్క విలక్షణమైన నిర్మాణం ఇది నిజంగా కఠినమైనది ఎందుకంటే అవి తప్పనిసరిగా కలిసి వెల్డింగ్ చేయబడతాయి నేను స్లాట్ లోపల నివసిస్తున్న రోటర్ కండక్టర్లను కలిగి ఉంటే రాగి వలయాలు వెల్డింగ్ చేయబడతాయి కాబట్టి మీకు అక్కడ కదిలే అనుసంధానము లేదు ఇది నిరంతరం తిరుగుతూ ఉంటుంది అది తిరిగేటప్పుడు కూడా మీకు కదిలే అనుసంధానము లేదు ప్రతిదీ ఘన నిర్మాణం మైన నిర్మాణం కాబట్టి స్క్విరెల్ కేజ్ రోటర్ విషయంలో మీరు చాలా భాగాలు అరిగిపోవడం చూడలేరు కాబట్టి మీరు దీన్ని సేవలో ఉంచిన తర్వాత ఫేజ్ాబ్దాలుగా దాని గురించి మరచిపోవచ్చు ఎటువంటి సమస్య లేదు కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీ ఆపరేషన్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటర్ యొక్క ప్రత్యేక అమ్మకపు పాయింట్లలో ఒకటి కాబట్టి నేను కమ్యుటేటర్ బ్రష్ అమరికతో ఎల్లప్పుడూ ఆడుకోవాల్సిన DC యంత్రాల మాదిరిగా నేను దీన్ని నిర్వహించాల్సిన అవసరం లేదు స్ప్రింగ్ దానిని గట్టిగా పట్టుకొని ఉండేలా చూసుకోండి కమ్యుటేటర్ను తాకడం మరియు మొదలగునవి మేము ఇంకా చర్చించని ఇతర రకం రోటర్ రెండవ రకం రోటర్ వౌండ్ రోటర్ లేదా స్లిప్ రింగ్ రోటర్ విద్యార్థి మేము రోటర్ను ఆర్మేచర్ అని పిలవగలమా ప్రొఫెసర్ అక్కడ ఆర్మేచర్ లేదు మేము దీనిని ఆర్మేచర్ అని ఎప్పుడూ పిలవము సాధారణంగా ఆర్మేచర్ అనేది సింక్రోనస్ మెషిన్ మరియు డిసి మెషీన్లలో మాత్రమే ఉపయోగించే నిర్దిష్ట పదం ఇక్కడ మనం దీనిని ఆర్మేచర్ అని పిలవము దానిని రోటర్ అని మాత్రమే పిలుస్తాము రోటర్ మనకు రోటర్ కరెంట్పై ఎటువంటి నియంత్రణ ఉండదు ఎందుకంటే ఇది ప్రేరేపిత కరెంట్ మాత్రమే ఇది ఎలా ప్రేరేపించబడుతుందో మనం చూడబోతున్నాం ఆపరేషన్ సూత్రం కానీ ప్రేరేపిత కరెంట్ స్టేటర్ వైపు నుండి ఇది ట్రాన్స్ఫార్మర్ చర్య లాంటిది కాబట్టి నేను చేర్చగలిగే రెసిస్టెన్స్ ప్రతిఘటన పై నాకు నియంత్రణ లేకపోతే లేదా సర్క్యూట్లో నేను చేర్చగలిగే ఇండక్టెన్స్పై నియంత్రణ లేకపోతే ప్రతిఘటన మరియు ఇండక్టెన్స్ యొక్క స్వాభావిక విలువ ఏమైనా కరెంట్ ని పరిమితం చేస్తుంది కాబట్టి కరెంట్ విలువలతో నేను ఆడటానికి మార్గం లేదు రోటర్ యొక్క స్వాభావిక ఇంపెడెన్స్ ద్వారా విభజించబడిన ప్రేరేపిత EMF నాకు కరెంట్ ఇస్తుంది కాబట్టి రోటర్కు సంబంధించినంతవరకు నాకు కరెంట్పై నియంత్రణ లేదు నేను దానిని కొలవలేను రోటర్ ప్రవాహాలతో పాటు రోటర్ ప్రేరిత EMF కి ప్రాప్యత లేదు కాబట్టి రోటర్ కరెంట్ మరియు రోటర్ ప్రేరేపిత EMF ని నియంత్రించడం చాలా కష్టం మేము ఆపరేషన్ గురించి మరింత పరిశీలిస్తాము ఇది మీ కోసం కొంచెం మెరుగ్గా విషయాలను స్పష్టం చేస్తుంది మంచిది వౌండ్ రోటర్ విషయానికొస్తే నిర్మాణం స్టేటర్ నిర్మాణానికి చాలా పోలి ఉంటుంది కాబట్టి ఇది 3 ఫేజ్ వైండింగ్ను కూడా కలిగి ఉంటుంది మరియు వైండింగ్ నిర్మాణం స్టేటర్ వైండింగ్ నిర్మాణానికి సమానంగా ఉంటుంది కాబట్టి నేను 3 ఫేజ్ వైండింగ్లను ప్రాథమికంగా మీ మోటారు రోటర్లో కూర్చోబోతున్నాను కాబట్టి నేను ప్రాథమికంగా రోటర్ నిర్మాణాన్ని కొంతవరకు కలిగి ఉంటే నేను ఏదో ఒక ఫేజ్ A ఫేజ్ ఉండవచ్చు మరొక ఫేజ్ B ఫేజ్ మరియు మూడవ ఫేజ్ో C ఫేజ్ ఇలా ఉంటుంది నేను రోటర్ యొక్క బయటి అంచు చుట్టూ A B మరియు C ఫేజ్ వైండింగ్లను విస్తరించబోతున్నాను కాబట్టి నాకు 3 ఫేజ్ స్టేటర్ ఉంటే నాకు 3 ఫేజ్ రోటర్ ఉండాలి నేను 2 పోల్ 4 పోల్ 6 పోల్ 8 పోల్ ఏమైనా కాన్ఫిగరేషన్ కోసం స్టేటర్ను చుట్టి నట్లయితే స్టేటర్తో పాటు రోటర్తో సమానమైన పోల్ కాన్ఫిగరేషన్ను కలిగి ఉండాలి రెండింటికీ నేను వేర్వేరు కాన్ఫిగరేషన్లను కలిగి ఉండలేను బోనులో అయితే అన్ని కేజ్ రోటర్ బార్లు మనకు తెలియని కరెంట్ను తీసుకువెళతాయి ఇది ఎ ఫేజ్ కరెంట్ కాదా అది బి ఫేజ్ కరెంట్ కాదా సి ఫేజ్ కరెంట్ కాదా వారు సంతోషంగా ఒక ఫేజ్ నుండి మరొక ఫేజ్కు వర్ణిస్తారు లేదా ప్రతిదీ కలిసి తీసుకువెళతారు ఇది ఒక నిర్దిష్ట ఫేజ్కు లేదా నిర్దిష్ట ధ్రువానికి అనుబంధంగా ఉండబోతున్నట్లు ఏమీ లేదు కాబట్టి వారు తమను తాము 2 పోల్ 4 పోల్ 6 పోల్ 8 పోల్ 3 ఫేజ్ 2 ఫేజ్ సింగిల్ ఫేజ్ ఏదైనా కాన్ఫిగరేషన్కు చక్కగా సర్దుబాటు చేసుకోవచ్చు కాబట్టి మీకు స్క్విరెల్ కేజ్ రోటర్ ఉన్నప్పుడు అది ఎన్ని ఫేజ్కు ఎన్ని స్తంభాలకు అయినా సర్దుబాటు చేసే విషయంలో ఖచ్చితంగా అనువైనది కాబట్టి నేను 3 ఫేజ్ ప్రేరణ మోటారులో పనిచేస్తున్న కేజ్ రోటర్ కలిగి ఉంటే ప్రస్తుత సామర్థ్యం పరంగా యాంత్రికంగా సాధ్యమయ్యే మరియు విద్యుత్తుగా సాధ్యమయ్యేంతవరకు నేను దానిని ఒకే ఫేజ్ ఇండక్షన్ మోటారు కోసం పరిష్కరించగలను సింగిల్ ఫేజ్ మెషీన్ చేత మోయబడిన రోటర్ కరెంట్ను 3 ఫేజ్ మెషీన్ కూడా తట్టుకోగలిగితే నేను రోటర్ను మార్చుకోగలను అస్సలు సమస్య లేదు అది పూర్తిగా సర్దుబాటు అవుతుంది వౌండ్ రోటర్ అయితే ఇది నిర్దిష్ట సంఖ్యలో ఫేజ్ మరియు నిర్దిష్ట సంఖ్యలో ధ్రువాలకు ప్రత్యేకంగా చుట్టబడి ఉంటుంది కాబట్టి నేను 2 పోల్ మెషీన్ను 4 పోల్ మెషీన్తో పరస్పరం మార్చుకోలేను మరియు దీనికి విరుద్ధంగా కాబట్టి వౌండ్ రోటర్తో ప్రధాన సమస్యలలో వశ్యత ఒకటి నాకు వశ్యత ఉండదు ప్రతిరోజూ మనం 2 పోల్ మెషీన్ నుండి 4 పోల్ మెషీన్గా మార్చబోతున్నాం మరియు రోటర్లను పరస్పరం మార్చుకుంటాము కానీ సమస్య ఉంటే రోటర్ పనిచేయనిదిగా మారవచ్చు అప్పుడు నేను మరొక యంత్రం నుండి పరిష్కరించలేను కాబట్టి కండక్టర్లను అమర్చిన విధానం ఇదే అయితే అది స్టార్ కనెక్ట్ అయి ఉంటే నేను వాటిని చూపించగలను ఉదాహరణకు నేను 3 ఫేజ్ కండక్టర్లను కొంతవరకు చూపించగలను వౌండ్ రోటర్లోని రోటర్ వాటిని 3 ఫేజ్ వైండింగ్లు కొంతవరకు ఒక నక్షత్రంలో మాదిరి అనుసంధానించబడి ఉండవచ్చని నేను చూపించగలను ఇప్పుడు నేను వాటిని షార్ట్ సర్క్యూట్ చేయలేదు దయచేసి స్క్విరెల్ కేజ్లో గుర్తుంచుకోండి అది అంతర్గతంగా షార్ట్ సర్క్యూట్ చేయబడింది ఇక్కడ అవి షార్ట్ సర్క్యూట్ కావు కాబట్టి ఇక్కడ స్లిప్ రింగులు ఉపయోగపడతాయి ఇక్కడ నా షాఫ్ట్ ఉంటే ఇది నా షాఫ్ట్ అని నేను షాఫ్ట్ చిత్రాన్ని హించుకుంటాను ఇక్కడ నా రోటర్ ఉంది కాబట్టి రోటర్ సాధారణంగా ఎక్కువ వ్యాసం కలిగి ఉంటుంది ఇది నా రోటర్ మరియు షాఫ్ట్ పరిష్కరించబడింది లేదా నా రోటర్ నిర్మాణం ఏమైనా స్పష్టంగా నిమగ్నమై ఉండబోతోందని మీకు తెలుసు కాబట్టి ఇది రోటర్ నిర్మాణంతో నిమగ్నమై ఉంది ఇప్పుడు నేను ఒక స్లిప్ రింగ్ను వేలుపై ఉంచిన రింగ్ లాగా ఉండబోతున్నాను అదేవిధంగా మీరు మీ షాఫ్ట్ మీద స్లిప్ రింగ్ స్లైడింగ్ చేయబోతున్నారు కానీ స్లిప్ రింగ్ మరియు షాఫ్ట్ మధ్య ఇన్సులేషన్ ఉంటుంది ఎందుకంటే షాఫ్ట్ కూడా ఇనుముతో తయారవుతుంది ఇది అన్ని కండక్టర్లలో కూడా ఉంటుంది కాబట్టి రింగ్ మరియు షాఫ్ట్ మధ్య నాకు కొంత రకమైన ఇన్సులేషన్ అవసరం కాబట్టి నేను రబ్బరు లైనింగ్ లేదా ఏదైనా కలిగి ఉండవచ్చు తద్వారా ఇద్దరూ ఒకదానికొకటి ఇన్సులేట్ అయ్యారని నిర్ధారించుకోవాలి కాబట్టి ఇది ఒక ఫేజ్ కోసం చెప్పనివ్వండి కాబట్టి ఇది ఒక ఫేజ్ మూసివేసేది కావచ్చు మరియు నేను ఈ ఫేజ్ను నేరుగా A ఫేజ్ స్లిప్ రింగ్కు బ్రేజ్డ్ లేదా వెల్డింగ్తో కనెక్ట్ చేయబోతున్నాను కాబట్టి స్లిప్ రింగులు తిరిగేటప్పుడు కండక్టర్లు రోటర్ లోపల ఉండేవి కూడా తిరుగుతాయి కాబట్టి నేను స్లిప్ రింగ్ మరియు కండక్టర్ యొక్క ఒకదానితో ఒకటి ముడిపడి ఉండదు స్ప్లిట్ రింగులు మరియు నా డిసి మెషీన్ విషయంలో ఆర్మేచర్ వైండింగ్ల పరంగా చాలా పోలి ఉంటుంది ఇది తప్పనిసరిగా ఒకే విధంగా ఉంటుంది రాగి మైకా రకమైన విషయం మాత్రమే లేదు ఇది రాగితో తయారైన కొనసాగుతూ ఉండే రింగ్ కాబట్టి ఇది రాగి వలయాలలో ఒకటిగా అవతరిస్తుంది రెండవ రాగి ఉంగరం మొదటి రాగి ఉంగరం నుండి ఇన్సులేట్ చేయబడుతుంది అవి అదే మందంతో ఉంటాయి నేను దానిని ఆ విధంగా చూపించనప్పటికీ ఈ రెండింటి మధ్య ఇన్సులేషన్ ఉండాలి నేను మూడవ ఫేజ్ కు అనుగుణమైన మూడవ స్లిప్ రింగ్ కలిగి ఉండబోతున్నాను కాబట్టి నేను దీన్ని B గా మరియు దీనిని C గా పిలుస్తే నేను ప్రాథమికంగా కనెక్ట్ చేస్తాను కాబట్టి B ఇలా కనెక్ట్ అవుతుంది C ఇలా కనెక్ట్ అవుతుంది కాబట్టి నాకు 3 ఫేజ్ కండక్టర్లు 3 స్లిప్ రింగులకు అనుసంధానించబడి ఉన్నాయి స్లిప్ రింగులు తిరుగుతాయి రోటర్ తిరుగుతుంది కండక్టర్ కూడా తిరుగుతుంది కాబట్టి రోటర్ తిరిగేటప్పుడు కాయిల్తో ముడిపడి ఉండదు సమస్య లేదు ఇప్పుడు మనకు బ్రష్లు ఉంటాయి ఇవి ఇక్కడ పరిచయం చేస్తాయి ఉదాహరణకు ఒక A ఫేజ్ కోసం నేను ఇక్కడ బ్రష్ కలిగి ఉండవచ్చు B ఫేజ్ కోసం నేను ఇక్కడ బ్రష్ కలిగి ఉండవచ్చు మరియు C ఫేజ్ కోసం నేను ఇక్కడ మరో బ్రష్ కలిగి ఉండవచ్చు కాబట్టి నేను స్థిరంగా ఉండే 3 బ్రష్లను కలిగి ఉండబోతున్నాను కాబట్టి ఇది నా షాఫ్ట్ దానిపై స్లిప్ రింగ్ ఉంది మరియు బ్రష్లు స్లిప్ రింగ్ను తాకుతున్నాయి తద్వారా అవి బ్రష్లను తిప్పేటప్పుడు స్ప్రింగ్ అమరికతో స్థిరంగా ఉంటాయి ఇది కుడివైపు కదులుతోంది ఇది కూడా కదులుతోంది ఇది రోటర్ మరియు ఇది కూడా కదులుతోంది ఎందుకంటే ఇది రోటర్ లోపల ఉంచబడింది కండక్టర్లు కూడా కదులుతున్నాయి నేను వాటిని అంతర్గతంగా షార్ట్ సర్క్యూట్ చేయలేను కాబట్టి నేను చేస్తున్నది ఏమిటంటే నేను దానిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను ఆపై నేను 3 స్లిప్ రింగులు 3 బ్రష్లు ఉంచాను మరియు బ్రష్ నుండి ఇప్పుడు నేను కనెక్షన్ను బయటికి తీసుకోవచ్చు కాబట్టి ఈ కనెక్షన్లు బయటకు వస్తాయి మరియు ఇది DC మోటారులో ఆర్మేచర్ కనెక్షన్ల వలె విశ్రాంతి పొందుతుంది ఇది యంత్రం వెలుపల ఉంటుంది కాబట్టి నేను చేయాలనుకున్నది నేను చేయగలను నేను ప్రతిఘటన లేదా ఇండక్టెన్స్ను సవరించకూడదనుకుంటే నేను వాటిని నేరుగా షార్ట్ సర్క్యూట్ చేయగలను నేను ప్రతిఘటన లేదా ఇండక్టెన్స్ను సవరించాలనుకుంటే నేను మరికొన్ని ప్రతిఘటనను చేర్చగలను నేను చేయాలనుకున్నదానితో మరికొన్ని ఇండక్టెన్స్ను చేర్చగలను నేను లక్షణాలను సవరించాలనుకుంటే నేను వోల్టేజ్లను కొలవగలను ప్రవాహాలను కొలవగలను ఎందుకంటే నేను అన్ని టెర్మినల్లను బయటకు తెచ్చాను కాబట్టి నాకు రోటర్ ప్రవాహాలకు పూర్తి ప్రాప్యత ఉంది కాబట్టి స్క్విరెల్ కేజ్ రోటర్ మెషీన్తో పోలిస్తే రోటర్ పారామితులపై మెరుగైన నియంత్రణను కలిగి ఉండే ప్రయోజనాన్ని స్లిప్ రింగ్ మెషీన్ స్పష్టంగా కలిగి ఉంది కానీ స్క్విరెల్ కేజ్ రోటర్ మెషిన్ కఠినమైనదిగా ఉండటంలో అతిపెద్ద ప్రయోజనం ఉంది ఇది అంత తేలికగా విచ్ఛిన్నం చేయబడదు ఇది నిర్వహణ ఉచితం అయితే స్లిప్ రింగ్ రోటర్ ప్రతిసారీ ఆపై స్లిప్ రింగ్తో బ్రష్ అమరిక చక్కగా పనిచేస్తుందని నేను నిర్ధారించుకోవాలి వారు సరైన అనుసంధానాన్ని కలిగి ఉన్నారా స్పార్కింగ్ ఉంటుందని చెప్పకుండానే ఇది జరుగుతుంది అనుసంధానం సరైనది కాకపోతే అక్కడ స్పార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా స్పష్టంగా స్లిప్ రింగ్ మెషీన్ మండే వాతావరణంలో పనిచేయడానికి మంచి అభ్యర్థి కాదు ఎందుకంటే ఏదైనా స్పార్కింగ్ ఉంటే అది ప్రమాదాలు అవుతుంది కాబట్టి ఇది దాని స్వంత ప్రయోజనాలను కలిగి ఉంది అది వారి స్వంత ప్రయోజనాలను కలిగి ఉంది వాస్తవానికి లక్షణాన్ని చూసినప్పుడు చివరికి పోలికను చూద్దాం ఇప్పుడు మొదట మనం 3 ఫేజ్ కోసం ఎందుకు వెళ్ళాలి మనం ఒకే ఫేజ్తో ఎందుకు పనిచేయలేము సింగిల్ ఫేజ్ చాలా సరళమైనది మీరు కేవలం ఒక వైండింగ్ కలిగి ఉండవచ్చు అయితే 3 ఫేజ్లో నేను 3 సెట్ వైండింగ్లు కలిగి ఉండాలి దీనికి కారణం నేను నిజంగా ఒకే ఫేజ్ యంత్రాన్ని చూసినప్పుడు నేను కలిగి ఉండవచ్చు వోల్టేజ్ కొంతవరకు ఇలా ఉంటుంది నా కరెంట్ కొంచెం ప్రేరేపితమని నేను అనుకుంటే ప్రస్తుతము కొంత కోణం ద్వారా వోల్టేజ్ కంటే వెనుకబడి ఉండవచ్చు మరియు నేను మొత్తం శక్తిని చూడటానికి ప్రయత్నిస్తే అది V మరియు I యొక్క ఉత్పత్తి కాబట్టి ఇది నా వోల్టేజ్ ఇది నా కరెంట్ ఒకే ఫేజ్ లో ఇదే నేను శక్తిని పరిశీలిస్తే ఈ ప్రవాహం ఇలాగే కొనసాగుతుంది ఎందుకంటే ఇది ప్రకృతిలో ప్రత్యామ్నాయంగా ఉంటుంది కాబట్టి ఈ భాగంలో నేను శక్తి ప్రతికూలంగా ఉండబోతున్నాను నేను ఈ భాగంలో శక్తిని సానుకూలంగా ఈ భాగంలో మళ్ళీ ప్రతికూలంగా ఈ భాగంలో సానుకూలంగా మరియు ఈ భాగంలో ప్రతికూలంగా ఉండబోతున్నాను కాబట్టి ఇది VI ఉత్పత్తి కాబట్టి శక్తి స్థిరంగా ఉండదు శక్తి నిరంతరం డోలనం చెందుతుంది మరియు ఇది ప్రతికూల దిశలో కూడా వెళుతుంది కాబట్టి అది రియాక్టివ్ శక్తి కి పరోక్షంగా దోహదం చేస్తుంది కాబట్టి ఇది ముందుకు వెనుకకు వెళుతోంది సరఫరా నుండి లోడ్ లేదా మోటారులోకి ప్రవహించే శక్తి ఆపై తప్పనిసరిగా సానుకూల శక్తి లేదా నిజమైన పని అయిన లోడ్ మరియు నిల్వ చేయబడిన క్షేత్ర శక్తి రూపంలో ముందుకు వెనుకకు వెళుతున్నది బహుశా ఇండక్టెన్స్లో మరియు తరువాత ఇది కొంత సమయంలో తిరిగి ఇవ్వబడుతుంది కనుక ఇది తప్పనిసరిగా రియాక్టివ్ శక్తి కాబట్టి ఇది ఏదైనా ఉపయోగకరమైన పనికి వెళ్ళదు లేదా దోహదం చేయదు కాబట్టి ఒకే ఫేజ్ మరియు 3 ఫేజ్ వ్యవస్థలకు సంబంధించిన మొదటి పాయింట్లలో ఇది ఒకటి ఒకే ఫేజ్ లో నిరంతరం మీరు శక్తిలో డోలనాలను కలిగి ఉంటారు మీకు స్థిరమైన శక్తి ఉండదు మీకు మంచి రియాక్టివ్ శక్తి కూడా ఉంటుంది రియాక్టివ్ శక్తి తప్పనిసరిగా ఏదైనా ఉపయోగకరమైన పనికి తోడ్పడదు మరియు నేను చెప్పినట్లయితే ఈ విధంగా డోలనం చేసే శక్తి నాకు ఉంది ఒమేగా ω సాధారణంగా యాంత్రిక సమయ స్థిరాంకం ద్వారా నిర్వహించబడుతుంది ఎందుకంటే జడత్వం ఎల్లప్పుడూ టార్క్లోని అన్ని డోలనాలను ఒమేగాలో ప్రతిబింబించకుండా చూస్తుంది టార్క్ డోలనాలు ప్రాథమికంగా ఈ సమీకరణం ద్వారా నిర్వహించబడుతున్న వాటిపై ప్రతిబింబిస్తాయి కాబట్టి మేము ఇప్పుడు దీన్ని చాలాసార్లు వ్రాసాము కాబట్టి J సున్నితమైన కారకంగా వ్యవహరించబోతోందని సూచిస్తుంది అప్పుడు నేను టార్క్ వైవిధ్యానికి సంబంధించి వేగంలోని వైవిధ్యాలను చూస్తున్నాను కాబట్టి వేగం చాలా స్థిరంగా ఉంటుందని నేను చెబితే ముఖ్యంగా 20 మిల్లీ సెకన్ల చక్రంలో నేను కేవలం 20 మిల్లీ సెకన్ల వైపు చూస్తున్నాను 20 మిల్లీ సెకండ్ చక్రంలో నేను వేగాన్ని చాలా స్థిరంగా చూడబోతున్నాను ఎందుకంటే యాంత్రిక సమయ స్థిరాంకాలు సాధారణంగా సెకన్ల క్రమంలో ఉంటాయి కనుక ఇది స్థిరంగా ఉంటే చాలా స్పష్టంగా ఒమేగా స్థిరంగా ఉంటుంది కాబట్టి T తప్పనిసరిగా వైవిధ్యాలను ప్రతిబింబించాలి P లో అధికారంలో ఈ సమీకరణం నుండి శక్తి చాలా స్పష్టంగా డోలనం చెందుతుంటే ఒమేగా స్థిరంగా ఉంటే టీ తప్పనిసరిగా శక్తిలోని వైవిధ్యాలను ప్రతిబింబించాలి వేరే మార్గం లేదు కాబట్టి టార్క్ నాకు నచ్చినా లేదా నిరంతరం ఒసిలేటరీగా ఉంటే ఒమేగాలో చాలా తక్కువ మార్పులు జరుగుతుంటే ఒకే ఫేజ్ యంత్రంలో ఏ సమయంలోనైనా 0 ఉండదు సింగిల్ ఫేజ్ మెషీన్లో నియమం ప్రకారం వేగం 1500 ఆర్పిఎమ్ అయితే 1490 మరియు 1510 మధ్య వెళ్ళవచ్చు ఇది డోలనం చేస్తూనే ఉంటుంది కాబట్టి వేగం కోసం చాలా ఖచ్చితమైన నియంత్రణ యంత్రాంగాన్ని నేను కోరుకుంటే వేగంతో ఎటువంటి డోలనాలను వేగంతో చిన్న డోలనాలను కూడా నేను తట్టుకోలేను నేను సింగిల్ ఫేజ్ మెషీన్ కోసం వెళ్ళలేను ఇంకొక విషయం ఏమిటంటే నేను చూడబోతున్నప్పుడల్లా వేగంలో డోలనం ఉంది ఎక్కువ కంపనాలు ఉంటాయి ఎక్కువ శబ్దం ఉంటుంది కాబట్టి నేను 1 కిలోవాట్ల యంత్రం గురించి మాట్లాడుతున్నట్లయితే ఇది ఒకే ఫేజ్ యంత్రం శబ్దం ఇప్పటికీ భరించదగినది నేను ట్రాక్షన్లో ఉపయోగించే 500 కిలోవాట్ల యంత్రం లేదా 850 కిలోవాట్ల యంత్రం గురించి మాట్లాడుతుంటే ఆ రకమైన శబ్దాన్ని తట్టుకోవడం అసాధ్యం అప్పుడు ఒక డోలనం ఉంది కాబట్టి ఒక నియమం వలె సింగిల్ ఫేజ్ మెషీన్ 3 నుండి 5 కిలోవాట్లకు మించి ఉపయోగించబడదు గరిష్టంగా మనం సింగిల్ ఉపయోగిస్తాము ఫేజ్ యంత్రం 3 నుండి 5 కిలోవాట్ల వరకు మాత్రమే ఇప్పుడు 3 ఫేజ్ ప్రేరణ యంత్రం యొక్క ఆపరేషన్ సూత్రానికి వెళ్దాం దాని కోసం మనం తిరిగే అయస్కాంత క్షేత్రం అని అర్ధం చేసుకోవాలి ఇది టెస్లా చేసిన అద్భుతమైన ఆవిష్కరణ మరియు ఇది తప్పనిసరిగా మీరు 3 ఫేజ్ సమయం మార్చబడిన కరెంట్ను 3 ఫేజ్ స్థల పంపిణీ పంపిణీకి ఇవ్వబోతున్నప్పుడు మీరు తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని పొందబోతున్నారని పేర్కొంది మొదట ఇది నిజంగా ఎలా ఉత్పత్తి అవుతుందో పరిశీలిద్దాం కాబట్టి 3 ఫేజ్ స్థలానికి 3 ఫేజ్ సమయం మార్చబడిన కరెంట్ ఎందుకు మార్చబడిందనే దానిపై మొదట గ్రాఫిక్గా చూడబోతున్నాం అది ఎందుకు తిరుగుతున్న అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి తిరిగే అయస్కాంత క్షేత్ర సిద్ధాంతాన్ని చూడటానికి ప్రయత్నిద్దాం నేను 3 ఫేజ్ పంపిణీ చేయని వైండింగ్తో స్టేటర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఎందుకంటే నాకు గీయడం కష్టం కాబట్టి నేను దానిని సాంద్రీకృత వైండింగ్తో గీయబోతున్నాను కాబట్టి నేను దీనిని A మరియు A' అని పిలుస్తాను మరియు నేను దీనిని B అని పిలవబోతున్నాను మరియు నేను దీనిని B' అని పిలుస్తాను మరియు మూడవది నేను C చూపించబోతున్నాను మరియు ఇది C' ఇవి 3 ఫేజ్ వైండింగ్లు నేను ప్రాథమికంగా క్రాస్ సెక్షన్ రూపంలో చూపిస్తున్న చివరలను మాత్రమే పూర్తిగా చూపించలేదు ఇప్పుడు ఒక ఫేజ్ అక్షం నేను ఈ విధంగా చుక్కను కలిగి ఉన్నానని అనుకుంటే A ఫేజ్ అయస్కాంత క్షేత్ర అక్షం ఈ విధంగా ఉంటుంది కాబట్టి నేను A ఫేజ్ అక్షాన్ని కొంతవరకు చూపిస్తున్నాను మరియు B అక్షం 120 డిగ్రీలు మార్చబడుతుంది C అక్షం 120 డిగ్రీలు మరింతగా మార్చబడుతుంది కాబట్టి నేను ఈ 3 ని వరుసగా A B మరియు C ఫేజ్ అయస్కాంత క్షేత్ర అక్షంగా కలిగి ఉన్నాను ఇప్పుడు మొదట 1 ఫేజ్ మూసివేసేటప్పుడు అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుందో పరిశీలించనివ్వండి నేను ఒక సమయంలో ఒక ఫేజ్ను మాత్రమే చూడబోతున్నాను కాబట్టి నేను ఒక A ఫేజ్ వైండింగ్లో A ఫేజ్ కరెంట్ను పంపింగ్ చేస్తున్నాను ఇది కావచ్చు ఇది 50 హెర్ట్జ్ పౌనః పున్యం తరచుదనం లో పట్టింపు లేనిది కావచ్చు ఇప్పుడు నేను నిజంగా ఈ కరెంట్లో పంపింగ్ చేస్తుంటే దీన్ని Ia కి సంబంధించి ωt అని పిలుస్తాను నేను దీని ద్వారా కరెంట్లో పంపింగ్ చేస్తున్నానని మరియు కరెంట్ దీని ద్వారా తిరిగి వస్తోందని అనుకుంటే నేను అయస్కాంత క్షేత్రాన్ని పొందబోతున్నాను ఈ దిశలో నేను దీని అర్థం ఏమిటి నేను ఇక్కడ ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం ఇక్కడ ఉండబోతున్నాను మరియు అది అదే నేను పొందబోతున్నాను కాబట్టి ఈ సందర్భంలో నేను చెప్పాలి అయస్కాంత క్షేత్రం యొక్క బలం ప్రస్తుత బలం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే MMF అయస్కాంత క్షేత్రం యొక్క బలం ఎంత అని నిర్ణయించబోతోంది అయిష్టత పెద్దగా మారదు అని అనుకుంటూ ఏ సందర్భంలో నేను తప్పనిసరిగా సైనూసోయిడల్ ఫీల్డ్ కావచ్చు ఇది అని నేను చెబితే నేను ఇక్కడ ఎక్కడో ఉన్న శిఖరాన్ని పొందబోతున్నాను మరియు అది తప్పనిసరిగా ఈ విధంగా కనిపిస్తుంది ఇది తప్పనిసరిగా θ కాబట్టి ఇది MMF వేవ్ కానుంది ఇది θ కి సంబంధించి MMF వేవ్ కానుంది దయచేసి అర్థం చేసుకోండి నేను స్థలానికి సంబంధించి MMF వేవ్ను గీస్తున్నాను కరెంట్ యొక్క డ్రాయింగ్ ప్రస్తుతానికి సమయానికి సంబంధించి కాబట్టి నేను సమయం గురించి మాట్లాడుతున్నాను ఇది సమయం t t1 కావచ్చు ఇది t1 అని చెప్పడానికి ఇది అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది t t1 సమయంలో MMF వేవ్ నేను సమయం t t2 చూస్తున్నానని చెబితే నేను సమయం t t2 గురించి మాట్లాడుతున్నాను ఆ సమయంలో t t2 దయచేసి మొత్తం కరెంట్ కుడివైపుకి వచ్చిందని గమనించండి ఆ సమయంలో t t2 కరెంట్ వచ్చింది ఎందుకంటే కరెంట్ తగ్గిపోయింది MMF వేవ్ యొక్క శిఖరం కూడా దాని పరిమాణం ప్రకారం తగ్గుతుంది కాబట్టి నేను t t2 సమయంలో MMF వేవ్గా దీన్ని పొందబోతున్నాను నేను పొందడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే నేను ఒక సమయంలో ఒక ఫేజ్ను మాత్రమే చూస్తే నాకు నిలకడగా ఉన్న MMF వేవ్ లేదా స్టాండింగ్ ఫ్లక్స్ వేవ్ లభిస్తుంది ఆ స్టాండింగ్ వేవ్ స్వభావం పల్సేటింగ్ అవుతోంది అది మారడం లేదు అది ప్రయాణించడం లేదు అది నిలకడగా ఉంది కాబట్టి నేను ఒకే ఫేజ్ ఉత్తేజితం వచ్చినప్పుడల్లా ప్రాథమికంగా స్టాండింగ్ వేవ్ నిలకడగా ఉండే తరంగాన్ని కలిగి ఉంటాను ఇది ప్రయాణ లేదా తిరిగే క్షేత్రాన్ని సృష్టించదు నేను 3 ఫేజ్ ఉత్సాహాన్ని కలిగి ఉన్నప్పుడు నేను చూస్తున్నది ఏ సమయంలోనైనా నేను ఈ 3 ఫేజ్ ఫలితాన్ని చూడబోతున్నాను ఇది θ అని నేను చెబితే ఒక θ కోణంలో A ఒక ఫేజ్ అక్షం నుండి నేను అన్ని 3 ఫేజ్ MMF ల యొక్క ఫలితం ఏమిటో చూడబోతున్నాను అదే నేను ఇప్పుడు చూడటానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి పల్సేటింగ్ MMF వేవ్ లేదా నిలకడగా ఉన్న MMF వేవ్ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను దీని నుండి మేము ప్రాథమికంగా 3 ఫేజ్ నుండి పొందబోయే ఫలిత MMF లేదా ఫలిత క్షేత్రం ఏమిటి కాబట్టి ఏ సమయంలోనైనా A ఫేజ్ యొక్క ఎంఎంఎఫ్ అంటే ఏమిటి ఇది అనీ అయి ఉండాలి మరియు θ కి సంబంధించి నేను చూడటానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి నేను స్పష్టంగా రాయాలి ఎందుకంటే నేను θ వెంట ఉన్న భాగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అదేవిధంగా నేను θ యొక్క FB అంటే ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తే అది అవుతుంది N అనేది ఏదైనా ఒక ఫేజ్ోని మలుపుల సంఖ్య అన్ని 3 ఫేజ్ వైండింగ్లు సమతుల్యతతో ఉన్నాయని నేను అనుకుంటున్నాను అంటే అన్ని 3 ఫేజ్లో మలుపుల సంఖ్య సమానంగా ఉంటుంది మరొక సందర్భంలో మొత్తం MMF గా ఇప్పుడు నేను లెక్కించాల్సినది ఈ 3 MMF ల యొక్క కూడిక అవుతుంది అవుతుంది విశ్లేషణాత్మకంగా దీన్ని చేసే ముందు మీరు మొత్తం విషయాన్ని గ్రాఫికల్గా చూడటానికి ప్రయత్నిస్తాను తద్వారా మీరు కూడా పొందుతారు దీని గురించి భౌతికంగా మంచి అవగాహన కాబట్టి A ఫేజ్కు సంబంధించినంతవరకు ఇది నా సైనూసోయిడల్ వేవ్ అని చెప్పనివ్వండి నేను మిగతా రెండింటిని గీయబోతున్నాను కాబట్టి నేను 60 డిగ్రీల విరామాలను గీస్తున్నాను అప్పుడు నేను B ఫేజ్ను గీస్తున్నాను మరియు నేను C ఫేజ్ను గీస్తున్నాను క్షమించండి నేను వాటిని సమానంగా గీయడం లేదు అవన్నీ స్పష్టంగా సమతుల్య ప్రవాహాలుగా ఉండాలి కాబట్టి ఇది iA ఇది iB మరియు ఇది 3 ఫేజ్ పంపిణీ వైండింగ్కు నేను పంప్ చేసిన ωt 3 ఫేజ్ ప్రవాహాలకు సంబంధించి iC ప్రతి సమయ తక్షణాలను చూద్దాం ఉదాహరణకు t t0 కి అనుగుణమైన సమయాన్ని తక్షణం చూడటానికి ప్రయత్నిస్తాను అన్ని 3 MMF తరంగాల సమ్మషన్ ఏమిటి అన్ని N తరువాత స్కేలార్ కాబట్టి నేను N ను కూడా చేర్చాల్సిన అవసరం లేదు స్థలంతో పాటు iA iB iC యొక్క సమ్మషన్ ఏమిటో నేను ప్రాథమికంగా చూడగలను ఎందుకంటే ఇది స్థలం పంపిణీ చేయబడిన వైండింగ్ A ఫేజ్ ఇక్కడ B ఫేజ్ ఎక్కడో ఉంది మరియు C ఫేజ్ ఎక్కడో ఉంది ఇది ఇదే మేము ఈ విధంగా దిశలను గీసాము కాబట్టి ఈ సందర్భంలో అన్ని దిశలు ఏమిటో చూడటానికి ప్రయత్నిద్దాం కాబట్టి సమయానికి కాబట్టి A ఫేజ్ో ఇది 30 డిగ్రీలు మాత్రమే ఉందని నేను చెప్పాలి కనుక ఇది 30 డిగ్రీలు అయితే నేను తప్పనిసరిగా సగం కలిగి ఉంటాను లేదా శిఖరం ఏమైనా నేను బాగా గీయలేదు కానీ అది సగం శిఖరం ఎందుకంటే sin 0 5 కాబట్టి నేను ప్రాథమికంగా iA ను పొందబోతున్నాను శిఖరం ఏమైనప్పటికీ ఇది అవుతుంది కాబట్టి ఇది ప్రాథమికంగా FA కి అనుగుణంగా ఉంటుంది iC కి అనుగుణమైన విలువ ఏమిటో నేను పరిశీలిస్తే iC కూడా ఇదే సమయంలో సున్నా క్రాసింగ్ iC కోసం ఇక్కడ ఉంది మరియు ఇది కూడా సున్నా క్రాసింగ్ నుండి 30 డిగ్రీల దూరంలో ఉంది కాబట్టి కూడా ఉంటుంది మరియు అది సానుకూల దిశలో ఉంటుంది కాబట్టి నా iC ఇక్కడ ఉందని నేను చెప్పాలి కాబట్టి iC బహుశా ఇక్కడే ఉంది మళ్ళీ కూడా ఉంటుంది మరియు ఇది FC ఇప్పుడు ఇది iB iB వద్ద ఉంది కానీ అది ప్రతికూల దిశలో ఉంది కాబట్టి నేను వాస్తవానికి దీనికి సమానమైన iB ని కలిగి ఉండబోతున్నాను కానీ వ్యతిరేక దిశలో ఇది B సరైనదిగా ఉంటుంది కాబట్టి నేను B ను డ్రా చేసుకోవాలి దీని వెంట Im కూడా ఉంటుంది కాబట్టి ఇది FB అవుతుంది ఇప్పుడు నేను మొత్తం 3 ని కలిపితే సమాంతర చతుర్భుజం చట్టం ద్వారా కొంత ఫలితం ఉంటుంది ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇది 30 డిగ్రీలు లేదా 60 డిగ్రీలు ఇది 60 అవుతుంది ఇది కూడా 60 అవుతుంది ఇది పూర్తిగా 120 A మరియు C ల మధ్య ఇది 120 కాబట్టి ఇది ఉండబోతోంది కాబట్టి నేను దీనిని 1 5 రెట్లు Im గా ఉండబోతున్నాను ఇది t t0 సమయంలో ఫలితం నేను మరొక సమయ విరామాన్ని చూడటానికి ప్రయత్నిస్తే ఈ సున్నా క్రాసింగ్ కావచ్చు ఇది t t1 తీసుకుందాం కాబట్టి దీన్ని t t1 వద్ద గీయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఆ సమయంలో t t1 నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను FC FC0 కోసం ఏమీ గీయవలసిన అవసరం లేదు ఇప్పుడు నేను iB ని కలిగి ఉండబోతున్నాను ఇది వాస్తవానికి శిఖరం నుండి 30 డిగ్రీల వరకు కదిలింది కాబట్టి 90 30 120 కాబట్టి ఇది sin120 కు సమానం కాని ప్రతికూల దిశలో ఉంటుంది ఈ సమయంలో A యొక్క విలువ ఏమిటో నేను చూడటానికి ప్రయత్నిస్తే అది కూడా సమానంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పబోతున్నాను iA ఇలాంటి వాటికి అనుగుణంగా ఉంటుంది ఇది నిజానికి నన్ను క్షమించండి ఇది ఈ పొడవు ఎక్కువ కాదు కాబట్టి ఇది ఇది FA అంటే ఏమిటి మరియు నేను FB అంటే ఏమిటో గీయడానికి ప్రయత్నిస్తే మళ్ళీ అది ప్రతికూల దిశలో ఉంటుంది దయచేసి ఇది ప్రతికూల కరెంట్ అని గమనించండి కాబట్టి నేను మళ్ళీ FB ను కొంతవరకు కలిగి ఉంటాను కూడా ఉంటుంది మరియు ఇది FB అంటే ఇప్పుడు నేను ఈ రెండింటినీ కలపాలి కాబట్టి నేను ఈ రెండింటినీ కలిపినప్పుడు నేను ఎక్కడో మధ్యలో కుడి వైపున ఉంటాను ఇది ఎలా ఉంటుంది కాబట్టి నేను బహుశా దీని ఫలితంగా ఉండబోతున్నాను కాబట్టి ఫలితం అవుతుంది ఇది 30 డిగ్రీలు స్పష్టంగా ఇది కూడా 30 ఎందుకంటే ఇది 60 కాబట్టి ఇది మధ్యలో వస్తుంది కాబట్టి నేను ఫేజ్ షిఫ్ట్గా 30 డిగ్రీలు కలిగి ఉండబోతున్నాను కాబట్టి ప్రతి 30 డిగ్రీల విరామానికి మీరు దీన్ని కొనసాగించవచ్చు మీరు t0 మరియు t1 మధ్య ఫేజ్ షిఫ్ట్ 30 డిగ్రీలు అని చూస్తారు ఈ వెక్టర్ మరియు ఈ వెక్టర్ మధ్య ఇది 60 డిగ్రీలు ఇది ఇప్పుడు 30 డిగ్రీల ద్వారా తరలించబడింది అంటే ప్రస్తుత తరంగంలో 30 డిగ్రీల సమయం షిఫ్ట్ జరిగే ప్రతిసారీ MMF వేవ్ లేదా ఫ్లక్స్ వేవ్లో 30 డిగ్రీల షిఫ్ట్ లేదా కదలిక ఉంటుంది స్థలం సంబంధించిన ప్రకారం కాబట్టి ఇది అంతరిక్ష కదలిక అయితే ఇది సమయం మార్పు కాబట్టి నేను ప్రాథమికంగా చెప్పాలి నేను 3 ఫేజ్ సమయాన్ని పంపిణీ చేస్తే 3 ఫేజ్ స్థలానికి పంపిణీ చేయబడిన వైండింగ్ నేను ఒక MMF తరంగాన్ని పొందబోతున్నాను ఇది ప్రస్తుత తరంగమైన సైనూసోయిడల్ వేవ్ యొక్క ఓసిలేటరీ వేగం యొక్క వేగంతో తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఒమేగా కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ అయితే నేను చెప్పగలను అప్పుడు భ్రమణ వేగం అంతరిక్షంలో సెకనుకు ఒమేగా రేడియన్స్ కానున్న అయస్కాంత క్షేత్రంగా ఉంటుంది ఈ రెండూ సరిగ్గా ఒకే విధంగా ఉండబోతున్నాయి మనం విశ్లేషణాత్మకంగా చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఫలితం లభిస్తుందో లేదో చూద్దాం ఇది తప్పనిసరిగా గ్రాఫికల్ ప్రూఫ్ మేము MMF వేవ్ యొక్క భాగాన్ని ఒక దిశలో తీసుకుంటే గ్రాఫికల్ ప్రూఫ్ను చూడటానికి ప్రయత్నిస్తున్నాము చివరికి తిరుగుతున్న అయస్కాంత క్షేత్రాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం రివాల్వింగ్ అయస్కాంత క్షేత్రం స్థిరమైన మాగ్నిట్యూడ్ కలిగి ఉందని గమనించండి ఇది 1 5Im గుణకారాల సంఖ్యతో గుణించబడుతుంది ఇక్కడ నేను స్కేలార్ గుణకారం అని నిర్లక్ష్యం చేశాను కాబట్టి మునుపటి పేజీలో మేము ఏమి చేసాము ఇవి ప్రతి ఫేజ్కు అనుగుణమైన MMF వ్యక్తీకరణలుగా ఉండబోతున్నాయని మనం ఇప్పటికే వ్రాసాము ఇది A ఫేజ్ B ఫేజ్ మరియు C ఫేజ్ మరియు మొత్తం MMF ను లెక్కించాలనుకుంటే నేను ప్రాథమికంగా వ్రాయవలసి ఉంటుంది ఇది నేను జోడించాల్సినది మరియు iA అంటే ఏమిటి iA అనేది A ఫేజ్ కరెంట్ ఇది సైనూసోయిడ్లీ లేదా కాసినూసోయిడ్లీ డోలనం కాబట్టి నేను వ్రాయగలగాలి నేను వ్రాయగలను మరియు ఇది ఉంటుంది కాబట్టి వ్రాయడానికి ప్రయత్నిద్దాం మీరు గుర్తుచేసుకుంటే B ఫేజ్ కరెంట్ A ఫేజ్ కరెంట్ కంటే 120 డిగ్రీల వెనుకబడి ఉందని గమనించండి విద్యార్థి A కి సంబంధించి B ఫేజ్ వైండింగ్ అక్షాన్ని ప్రముఖ స్థానంలో ఎందుకు చూపిస్తున్నారు ప్రొఫెసర్ ఇక్కడ స్పేస్ వారీగా మనం B ఫేజ్ కోసం గాయపడిన వాటిని మూసివేస్తున్నట్లుగా చూపిస్తున్నాము ఒక నిర్దిష్ట కారణం ఉంది సాధారణంగా మేము సింక్రోనస్ మెషీన్ను చూస్తున్నప్పుడు ఇండక్షన్ మరియు సింక్రోనస్ మెషీన్ కోసం మూసివేసే నిర్మాణాలు చాలా పోలి ఉంటాయని నేను మీకు చెప్పాను నేను ఒక సింక్రోనస్ మెషీన్ను చూస్తున్నట్లయితే నేను A ఫేజ్ B ఫేజ్ మరియు C ఫేజ్ వైండింగ్స్ కలిగి ఉన్నాను నేను గీసినది మొదట A ఫేజ్ వస్తుంది తరువాత C ఫేజ్ వస్తుంది తరువాత B ఫేజ్ వస్తుంది నేను దానిని గీసాను సింక్రోనస్ మెషీన్లో ఏమి జరుగుతుందో స్టేటర్ 3 ఫేజ్ వైండింగ్ కలిగి ఉంటుంది దీనిని సింక్రోనస్ మెషిన్ యొక్క ఆర్మేచర్ అంటారు రోటర్లో ప్రాథమికంగా అయస్కాంతం ఉంటుంది రోటర్ ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం కలిగి ఉండబోతోంది కాబట్టి ఏమి జరుగుతుంది రోటర్ యొక్క ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం టర్బైన్ సహాయంతో తిప్పబడుతున్నాయి కాబట్టి ఇది యాంటిక్లాక్ వారీగా తిప్పబడినప్పుడు దయచేసి దాని గురించి ఆలోచించండి మొదట ఇది A వద్ద కలుస్తుంది తరువాత అది B తో కలుస్తుంది తరువాత అది C తో కలుస్తుంది కాబట్టి EMF ప్రేరేపించబడినది ఒక ఫేజ్ సంబంధిత EMF ను పొందుతుంది రెండవది 120 డిగ్రీల దూరం నుండి ఒక ఫేజ్ మరియు సి ఫేజ్ో ప్రేరేపించబడిన మొదటి EMF మరొక Uh MMF లేదా EMF ను పొందుతుంది ఇది B ఫేజ్ నుండి మరొక 120 డిగ్రీల దూరంలో ఉంటుంది అందుకే ఇది విలోమంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీరు నా పాయింట్ పొందుతున్నారా మూసివేసేటప్పుడు ఇది జనరేటర్ లాంటిది అనేదానికి సంబంధించి మేము ఎల్లప్పుడూ చూస్తాము అయస్కాంతం తిరిగేటప్పుడు మరియు మా సాంప్రదాయిక దిశ భ్రమణ వ్యతిరేక గడియారాల వారీగా ఉంటే జనరేటర్ ఆపరేషన్ కోసం కాబట్టి మేము దానిని చూసినప్పుడు ఒక ఫేజ్ మొదట వస్తుంది తరువాత B ఫేజ్ వస్తుంది తరువాత C ఫేజ్ వస్తుంది కాబట్టి మీరు సాధారణంగా మూసివేసే విధంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము సంజ్ఞామానం లో గూఫ్ అప్ కానీ మాకు లేదు సాధారణంగా మేము జెనరేటర్ దృక్కోణంలో మొత్తం విషయం చూస్తున్నాము అది అదే కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇది మొత్తం MMF స్పష్టంగా ఈ ప్లస్ ఈ ప్లస్ నేను జోడిస్తే ఇది 3 ఫేజ్ కరెంట్ తక్షణ విలువ కాబట్టి ఈ భాగం అదృశ్యమవుతుంది ఇది నాకు ఫలిత విలువను ఇవ్వదు ఎందుకంటే ఇది ఎక్కడ or లేదా నేను వ్రాయగలను అదేవిధంగా నేను ని కి సమానమైనదిగా వ్రాయగలను కాబట్టి స్పష్టంగా ఇది సాధారణ 3 ఫేజ్ వ్యవస్థ లాంటిది ఇక్కడ తక్షణ విలువలు 0 కుడి వరకు జతచేస్తాయి కాబట్టి ఇది దోహదం చేయబోయే ఏ విషయానికైనా ఇది దోహదం చేయదు కాబట్టి ఈ ప్రత్యేక వ్యక్తీకరణ వాస్తవానికి నాకు MMF వేవ్ లేదా గాలి గ్యాప్లోని ఫ్లక్స్ వేవ్ అని నేను చెబుతున్నాను అంటే స్టేటర్ను చూస్తే దాని లోపలి అంచున మూసివేసే స్టేటర్ను చూస్తే నేను ప్రాథమికంగా ఇక్కడ ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రాన్ని గాలి అంతరంలో స్టేటర్ లోపలి ఉపరితలంలో ఉంచబోతున్నాను కనుక ఇది కో సైనూసోయిడల్ వేవ్ కావచ్చు లేదా శిఖరం నిరంతరం మార్పు చెందుతున్న సైనూసోయిడల్ వేవ్ అవుతుంది కాబట్టి నేను నిరంతరం శిఖరాన్ని ఇక్కడ కలిగి ఉంటాను ఇక్కడ ఉంటుందని ఇక్కడ ఉంటుందని ఇక్కడ ఉంటుందని మరియు అందువలన ఏ సమయంలో నైనా అంటే కలిగి ఉండబోతున్నాను అది శిఖరం ఉన్న బిందువుకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి నేను ప్రాథమికంగా ఉండబోతున్నాను నేను ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం కలిగి ఉండబోతున్నాను మరియు ఒమేగా మాదిరిగానే అదే వేగంతో భౌతికంగా తిరుగుతాను నేను ఇక్కడ భౌతికంగా ఎటువంటి అయస్కాంతాన్ని కలిగి లేను నేను చేసిన 3 ఫేజ్ సమయం పంపిణీ చేయబడిన కరెంట్ మాత్రమే కలిగి ఉంది అది స్థలం పంపిణీ చేసిన వైండింగ్ ఇది వాస్తవానికి అయస్కాంతాన్ని భౌతికంగా కలిగి ఉండటం మరియు వేగంతో తిప్పడం యొక్క ప్రభావాన్ని సృష్టించింది దీనిని సింక్రోనస్ స్పీడ్ అంటారు మేము ఈ వేగాన్ని ఒమేగాను సింక్రోనస్ స్పీడ్ అని పిలుస్తాము కాబట్టి నా 3 ఫేజ్ యంత్రానికి నేను ఇంజెక్ట్ చేస్తున్న కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ద్వారా సింక్రోనస్ వేగం పూర్తిగా నిర్ధారిస్తుంది మరియు ఇది సమతుల్య ప్రవాహంగా ఉండాలి అందువల్ల ఇది టెస్లా చేసిన అద్భుత ఆవిష్కరణ అని నేను చెప్తున్నాను మరియు నాకు గుర్తున్నంతవరకు టెస్లా 1879 లేదా 1880 లో రూపకల్పన చేసిన వాటికి మరియు నేటి ఇండక్షన్ మెషీన్లకు మధ్య డిజైన్ వ్యత్యాసం చాలా తక్కువ కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ చేసిన తర్వాత మాత్రమే 3 ఫేజ్ బాగా ప్రాచుర్యం పొందాయి మరియు టెస్లా మొట్టమొదటి ప్రేరణ యంత్రాన్ని తయారు చేసింది ఇది వాస్తవానికి అన్ని పరిశ్రమలకు పని గుర్రం అయింది